కాబట్టి కంప్యూటేషనల్ పరిగణనలపై ఇది మన చివరి చర్చ కాబట్టి ఇది మీకు వచ్చే మొదటి ప్రశ్న కాబట్టి మీరు ఉపరితల సమగ్ర విధానాన్ని తీసుకున్నా ఇక్కడ మీరు సున్నితంగా డిస్క్రెటైజ్ చేయాలి ఇది ఉపరితలం లేదా మీరు వాల్యూమ్ను తీసుకుంటారు ఇక్కడ మీకు ఈ గ్రిడ్ ఉంది ఇప్పుడు మీకు ఇది గ్రిడ్ ఉందో లేదో మీకు ఎలా తెలుసు డిఎల్ని ఎలా కనుగొనాలి మీరు ఈ సమస్యను ఎలా చేరుకుంటారు కాబట్టి మీరు ఈ రెండు పద్ధతులను అధ్యయనం చేశారని మీకు తెలుసని మీరు వాటిని కోడ్ చేసారని మరియు మీకు కొంత పరిష్కారం లభించిందని చెప్పనివ్వండి మీరు dlని సరిగ్గా సరిపోయేలా ఎంచుకున్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది మీరు తప్పుగా dlని ఎంచుకుంటే మీరు దానిని చాలా ముతకగా ఎంచుకుంటే మీరు ఫీల్డ్లను సరిగ్గా సూచించడం లేదు గ్రిడ్లో గీతాలు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనకు సరైన సమాధానం రాదు మరోవైపు నేను dlని చాలా బాగా దగ్గరగా చేస్తే నేను సరైన సమాధానం పొందుతాను కానీ నాకు కంప్యూటర్లో సాధారణంగా వెచ్చించే సమయం కంటే 10 రెట్లు ఎక్కువ సమయం పట్టవచ్చు కాబట్టి మనం dlకి సరైన సమాధానాన్ని చేరుకున్నామో లేదో ఎలా తెలుసుకోవాలి మరోసారి ఆలోచించండి ఈ ప్రశ్న మీ లోకజ్ఞానం తెలియజేస్తుంది మీరు ఎలా గుర్తించగలరు విద్యార్థి మరియు మీరు ఒకే విలువను పొందే వరకు మీరు కోడ్ను అమలు చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఒకే విధమైన విలువలను పొందే వరకు కోడ్ని అమలు చేస్తూ ఉండండి అని అతను చెబుతున్నాడు విద్యార్థి n 400 లేదా 500 అయినప్పుడు సమానమైన విలువ వస్తుంది కాబట్టి అది న్యూమెరికల్ కన్వెర్జెన్స్ యొక్క ఆలోచన ఇది ఒక అధికారిక పదం కాబట్టి న్యూమెరికల్ కన్వెర్జెన్స్ అంటే ఏమిటి కాబట్టి అది ఏమి చెబుతుంది ఈ అక్షం మీద నాకు dl విలువలు ఉన్నాయని చెప్పండి మరియు నేను ఏమి చేయాలి నేను ఫీల్డ్ని లెక్కించే చోట ఒక స్థానం తీసుకుంటాను కాబట్టి దీన్ని స్థిరంగా ఉంచండి మరియు E ఇక్కడ మారుతూ ఉంటుంది కాబట్టి రిసీవ్డ్ బిందువు వద్ద నేను E ప్లాట్ చేస్తున్నాను అని అనుకుందాం దాన్ని సరిగ్గా ప్లాట్ చేస్తూ ఉండండి కాబట్టి పెద్ద విలువలతో ప్రారంభించి చిన్న విలువలకు వెళ్దాం కాబట్టి dl పెద్ద సంఖ్య నుండి ప్రారంభమవుతుంది మరియు తగ్గుతోంది కాబట్టి ఇది ఒక విధమైన విలోమంగా ఉంటుంది మీరు దీన్ని 1 ద్వారా dl లేదా ఏదైనా లేదా ప్రాథమికంగా పెద్ద విషయం నుండి ప్రారంభించవచ్చు కాబట్టి మీరు నిజంగా ఇలాంటి కొన్ని హెచ్చుతగ్గుల ప్రవర్తనను గమనించవచ్చు చివరికి ఏమి జరుగుతుంది అంటే మీరు ఇక్కడే స్థిరమైన సమాధానాన్ని పొందుతారు కాబట్టి ఈ హెచ్చుతగ్గులు పూర్తిగా సంఖ్యాపరమైనవి ఎందుకంటే మీరు తగినంత రిజల్యూషన్తో ఫీల్డ్లకు ప్రాతినిధ్యం వహించడం లేదు మీరు నిజమైన భౌతిక శాస్త్ర సమస్యను వాస్తవంగా పరిష్కరించడం లేదు కాబట్టి మీరు కొన్ని సమీకరణాల వ్యవస్థను పరిష్కరిస్తున్నారు మీకు కొంత సమాధానం లభించింది కానీ దానికి నిజమైన భౌతిక అర్ధం లేదు కాబట్టి మీరు కొన్నిసార్లు ఫీల్డ్లు పెరుగుతున్నట్లు కొన్నిసార్లు తగ్గుతున్నట్లు కనుగొనవచ్చు మీరు పరిష్కారాన్ని సూచించడానికి అవసరమైన విశ్వసనీయతను చేరుకోవడం ప్రారంభించినప్పుడు ఫీల్డ్లు ఇలా స్థిరపడతాయని మీరు కనుగొంటారు మీరు ఈ బిందువు కోసం వెతకాలి అది ఎక్కడ స్థిరీకరించబడిందో మరియు ఇది సరైన విలువ అని చెప్పండి కాబట్టి మీరు కంప్యుటేషనల్ EMలో వ్రాసే ఏదైనా కోడ్లో మీరు ఒక న్యూమెరికల్ కన్వెర్జెన్స్ పరీక్షను చేసి ఉండాలి మరియు సాధారణంగా ఇది ఒక బిందువు కోసం కాదు కానీ కొన్ని పాయింట్ల కోసం ఎందుకంటే మీరు పొరపాటున ఫీల్డ్ నోడ్ అయిన బిందువుని ఎంచుకోవచ్చు ఫీల్డ్ విలువ 0కి వెళ్లే చోట నా కోడ్ ఎలా ఇస్తుందో అంటే అది కూడా చెల్లుబాటవుతుందా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు అయితే మీ కోడ్లో మీకు 0 ఇస్తుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి కొన్ని బిందువులను ఎంచుకోండి మరియు అది కన్వెర్జ్ అవుతుంది అది మీ dl విలువ ప్రజలు ఇటువంటి చాలా పరీక్షలను చేసారు కాబట్టి మీరు మీ dlని నుండి పరిధిలో ఉండేలా ఎంచుకోవాలనే నియమం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇది మన dl విలువ ఈ శ్రేణిలో దీన్ని ఎంచుకోవడం వలన మీకు ఇది ఒక నియమం అది తప్పు లేదా సరియైనది కావచ్చు అది వస్తువుపై ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా మంచి ప్రవర్తన కలిగిన వస్తువు ఉంటే మీరు నుండి మధ్యలో మీ విలువను ఎంచుకోవచ్చు విద్యార్థి ఏమి ఉంటుంది అనేది ఇన్సిడెంట్ ఫీల్డ్ యొక్క వేవ్ లెన్త్ కాబట్టి ఇన్సిడెంట్ ఫీల్డ్ వేవ్ లెన్త్ మీకు సహేతుకమైన సమాధానం ఇవ్వడానికి ఇది సరిపోతుంది మీరు సమస్యను బట్టి వరకు కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇది దగ్గరగా మరియు ఇది దూరంగా ఉన్నప్పుడు ఉపయోగించాలి కానీ నా ఉద్దేశ్యం దీన్ని బొటనవేలు యొక్క నియమంగా ఉపయోగించుకోండి ఇది మీ సమస్యకు తప్పు కావచ్చు మీరు తనిఖీ చేయాలి ఇది కేవలం రెండు లేదా ఏదైనా పెద్ద సంఖ్యకు సమానమైన dl నుండి ప్రారంభించకూడదని మీకు చెప్పడమే అది ఖచ్చితంగా పని చేయదు మరియు ఎంచుకోవడం అనేది ఖచ్చితంగా అస్సలు పని చేయదు విద్యార్థి మీడియం లోపల మీడియం లోపల అవును అది మంచి బిందువు కాబట్టి ఇవి మాధ్యమం లోపల ఉన్న లాంబ్డా విలువలు కాబట్టి మీడియం లోపల అంటే నా ఉద్దేశ్యం ఏమిటి కాబట్టి లాంబ్డా నాట్ బై n లాంబ్డాతో సమానం విద్యార్థి ఒమేగా నాట్ మీద ఆధారపడి ఉంటుంది వస్తువు సాధారణంగా అయ్యి ఉంటుంది కాబట్టి n అనేది వస్తువు యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సరే కాబట్టి దీని యొక్క ముగింపు ఏమిటి అంటే నా దగ్గర చాలా పెద్ద డైలెక్ట్రిక్ స్థిరాంకం చాలా ఎక్కువ వక్రీభవన సూచిక ఉన్న వస్తువు ఉంటే నేను చాలా నిస్సారమైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో పోల్చితే దాన్ని మరింత చక్కగా దగ్గరగా గ్రిడ్ చేయాలి కాబట్టి మీరు కంప్యూటింగ్ చేస్తున్నారు కాబట్టిఅది అధిక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను కలిగి ఉంటే అదే వస్తువుకు మెరుగైన విచక్షణ అవసరం కావచ్చు సరే కాబట్టి ఇది గుర్తుంచుకోవలసిన విషయం కాబట్టి మనం ఏమి చేసామో ఇక్కడ సంగ్రహంగా చూద్దాం కాబట్టి RCS యొక్క ఉపరితలం మరియు వాల్యూమ్ మధ్య తేడాలు కనుగొనబడ్డాయి మరియు గణన పరిశీలనల గురించి కొంచెం మాట్లాడాయి కాబట్టి రిఫరెన్స్ కోసం నేను CEMపై పీటర్సన్ పుస్తకంలోని 1వ అధ్యాయం అనుకుంటున్నాను అందులో మీకు ఈ రాడార్ క్రాస్ సెక్షన్cross section మరియు అవసరమైన అంచనాలను చాలా చక్కగా వివరించారు